ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యొక్క ఫండమెంటల్స్ అనే ఈ కోర్సుకు స్వాగతం ఇక్కడ ఈ కోర్స్ లలో ఇండిపెండెంట్ సోర్స్ లతో పాటు డిపెండెంట్ సోర్సులు కూడా కవర్ చేయబడతాయి మేము ప్రాథమిక అంశాల నుండి ప్రారంభిస్తాము మరియు అక్కడ నుండి నెమ్మదిగా మరియు నెమ్మదిగా చాలా లోతైన అవగాహనలోకి వెళ్తాము మొదట dc భాగం కవర్ చేయబడుతుంది మరియు తరువాత రెసోనెన్స్ సింగిల్ ఫేజ్ త్రీ ఫేజెస్ సర్క్యూట్ కి చెందిన సిద్ధాంతం మాక్సిమమ్ పవర్ ట్రాన్స్ఫర్ థీరం గరిష్ట ప్రాముఖ్యత మరియు మ్యాగ్నెటికల్లి కపుల్డ్ సర్క్యూట్లు ప్రతీది కవర్ చేయబడతాయి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ సమానమైన సర్క్యూట్ మరియు వోల్టేజ్ రెగ్యులేషన్ తరువాత త్రీ ఫేజ్ ఇండక్షన్ మెషిన్ యొక్క ఈక్వివలెంట్ సర్క్యూట్ dc మెషిన్ మొదటి సంవత్సరం కోర్సులకు సంబంధించినవి అన్నీ కవర్ చేయబడతాయి ఈ విధంగా మొదట ఆ ప్రాథమిక అంశాలతో ప్రారంభిద్దాం కాబట్టి సాధారణంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యొక్క అన్ని శాఖలు ఎలక్ట్రిక్ సర్క్యూట్ థియరీ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అనే రెండు విషయాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోని అనేక శాఖలు పవర్ సిస్టమ్ కంట్రోల్ సిస్టమ్ ఎలక్ట్రిక్ మెషీన్స్ ఇన్స్ట్రుమెంటేషన్ తర్వాత ఎలక్ట్రానిక్స్ తర్వాత కమ్యూనికేషన్ అన్నీ ఎలక్ట్రిక్ సర్క్యూట్ థియరీ పై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ కోర్సు ప్రధానంగా మొదటి సెమిస్టర్ లేదా మొదటి సంవత్సరం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థికి అనువైనది మరియు అందువల్ల మేము చాలా ప్రాథమిక విషయం నుండి ప్రారంభిస్తాము కాబట్టి ప్రాథమిక ఎలక్ట్రిక్ సర్క్యూట్ థియరీ కోర్సు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థికి ముఖ్యమైన కోర్సు మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యలో మొదటి సెమిస్టర్ విద్యార్థికి లేదా మొదటి సంవత్సరం విద్యార్థికి అద్భుతమైన ప్రారంభ స్థానం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రికల్ తర్వాత ఎలక్ట్రానిక్స్ ecu కాల్ తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ వంటి అన్నీ విషయాలను కవర్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఉద్దేశ్యం ఏమిటంటే మొదటి సంవత్సరంలో అన్ని స్పెషలైజెషన్ వారు ఈ కోర్స్ చేయగలుగుతారు ప్రాథమికంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి ఆలోచిస్తే వాస్తవానికి ఒక పాయింట్ నుండి మరొక పాయింట్ కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయాలనే ఆసక్తి మనకు తరచుగా ఉంటుంది ఇంటి వద్ద ఆ సర్క్యూట్ను ఎప్పుడు చూస్తారనేది సాధారణ ఆలోచన మరియు ఆ పవర్ జనరేషన్ స్టేషన్లలో కూడా ఈ విషయాన్నీ గమనించవచ్చు కానీ అంతిమ విషయం ఏమిటంటే ఎనర్జీ ని ఒక పాయింట్ నుండి మరొక పాయింట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అది కూడా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి వీటిని చేయడానికి మనకు ఎలక్ట్రికల్ పరికరాల ఇంటర్ కనెక్షన్లు అవసరం కాబట్టి అలాంటి ఇంటర్ కనెక్షన్ను ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని పిలుస్తారు నేను దీనిని గుర్తించినట్లయితే ఈ విషయం ఈ సాధారణ ఎలక్ట్రిక్ డివైజెస్ ఇంటర్ కనెక్షన్ మనకు అవసరమైతే మరియు అలాంటి ఇంటర్ కనెక్షన్ను ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని పిలుస్తారు ఎలక్ట్రిక్ సర్క్యూట్ యొక్క ప్రతి కంపోనెంట్ ని ఎలిమెంట్ అంటారు వాస్తవానికి మనకు ఎలక్ట్రికల్ పరికరాల యొక్క ఇంటర్ కనెక్షన్ అవసరం అది వైర్ల ద్వారా మాత్రమే నిర్వహిస్తాము మరియు అలాంటి ఇంటర్ కనెక్షన్ను ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని పిలుస్తారు ఎలక్ట్రిక్ సర్క్యూట్ యొక్క ప్రతి ఎలిమెంట్ ని ఎలిమెంట్ అంటారు అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ యొక్క ప్రతి కంపోనెంట్ ని ఒక ఎలిమెంట్ అంటారు అందువల్ల ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఎలక్ట్రికల్ ఎలెమెంట్స్ యొక్క ఇంటర్ కనెక్షన్ కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ మరియు ఎలక్ట్రిక్ సర్క్యూట్ యొక్క ఇంటర్ కనెక్షన్ కాబట్టి చిత్రం 1 లో 4 ప్రాథమిక ఎలెమెంట్స్ గల ఒక సాధారణ ఎలక్ట్రిక్ సర్క్యూట్ రూపాన్ని కలిగి ఉన్నాము ఈ సర్క్యూట్లో చూడండి ఇందులో నాలుగు ప్రాథమిక ఎలెమెంట్స్ ఉంటాయి ఒకటి వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఇది మేము ప్రారంభించిన చాలా ప్రాథమిక విషయాలు కాబట్టి ఇది వోల్టేజ్ సోర్స్ ఈ గుర్తు బ్యాటరీ ని సూచిస్తుంది ఈ బ్యాటరీ గుర్తు గురించి తరువాత చర్చిస్తాము ఇది స్విచ్ మరియు ఇది పదార్థాన్ని నిర్వహిస్తుంది దగ్గరగా ఉంటే ఇది దగ్గరగా ఉంటుంది ఇది తెరిచి ఉంటే అది తెరిచి ఉంటుంది మరియు ఇది వాస్తవానికి వైర్ను నిర్వహిస్తుంది అక్కడ ఒక కండక్టర్ వైర్ను సూచిస్తుంది మరియు ఇది బల్బు మరియు ఇది ఫిలమెంట్ ఇది టంగ్స్టన్ తో తయారు చేయబడింది కాబట్టి ఇది సాధారణ ఎలక్ట్రిక్ సర్క్యూట్ బల్బ్ అనుసంధానించబడిన అలాంటి సర్క్యూట్ కి అనేక అనువర్తనాలు అనగా టార్చ్ లైట్ లేదా సెర్చ్ లైట్ వంటివి ఉన్నాయి కాబట్టి ఇది ఒక సాధారణ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇప్పుడు మనం బ్యాటరీని సూచించే వోల్టేజ్ సోర్స్ కి వద్దాం కాబట్టి ప్రాథమికంగా ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది ఎలెక్ట్రాన్ల ప్రవాహం కాబట్టి బ్యాటరీలోని కెమికల్ ఫోర్స్ ల కారణంగా ఇవి బ్యాటరీలోని సర్క్యూట్ ద్వారా ప్రవహిస్తాయి బ్యాటరీ గురించి కొంచెం భౌతిక శాస్త్రం లో అధ్యయనం చేసాము కాబట్టి ఇక్కడ కెమికల్ రియాక్షన్ గురించి వివరించడం లేదు కానీ కొన్ని మనం అక్కడ నుండి నేర్చుకున్న వాటి గురించి మాత్రమే మాట్లాడుతాము కాబట్టి బ్యాటరీలోని కెమికల్ ఫోర్సుల కారణంగా ఇవి సర్క్యూట్ ద్వారా ప్రవహిస్తాయి ఛార్జ్ అనేది బ్యాటరీలోని కెమికల్ ఫోర్సుల నుండి ఎనర్జీ ని పొందుతుంది మరియు బల్బ్ కి ఎనర్జీ ని అందిస్తుంది కాబట్టి ఛార్జ్ ల గురించి నేను కొద్ది సేపటి తరువాత ప్రస్తావిస్తాను కాబట్టి ఛార్జ్ వాస్తవానికిబ్యాటరీ లోని కెమికల్స్ నుండి ఎనర్జీ ని పొందుతుంది మరియు బల్బ్ కి ఎనర్జీ ని అందిస్తుంది వాస్తవానికి ఇక్కడ నుండి ఎనర్జీ బల్బ్ కి వస్తుంది మరియు ఒక యూనిట్ ఛార్జ్ బ్యాటరీ ద్వారా కదులుతునప్పుడు పొందిన ఎనర్జీ ని బ్యాటరీ వోల్టేజ్ అంటాము తరువాత వోల్టేజ్ మరియు ఇతర విషయాలను తరువాత చూస్తాము కానీ బ్యాటరీ వోల్టేజ్ అనేది స్విచ్ మూసి ఉన్నప్పుడు ఒక యూనిట్ ఛార్జ్ బ్యాటరీ ద్వారా కదులుతున్నప్పుడు పొందిన ఎనర్జీ యొక్క కొలత కానీ ఒక విషయం ఏమిటంటే ఈ కండక్టర్ వైర్ అది కాపర్ వైర్స్ అని అనుకుందాం మరియు ప్లాస్టిక్ ఇన్సులేషన్ ఉంటుంది మరియు ఇది టంగ్స్టన్ టంగ్స్టన్ వైర్ వాస్తవానికి కాపర్ తో పోలిస్తే మంచి కండక్టర్ కాదు మరియు వైర్లు కాపర్ కండక్టర్తో తయారు చేయబడినవి మరియు ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ పూత ద్వారా ఒకదానికొకటి ఇన్సులేటర్ కలిగిఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్లు కాపర్ కండక్టర్ ద్వారా కదులుతాయి కానీ ప్లాస్టిక్ ఇన్సులేషన్ ద్వారా కాదు కాబట్టి ఈ వైర్ ఉంది కానీ ఇది ప్లాస్టిక్ ఇన్సులేషన్ మరియు ఇది స్విచ్ ఇది కరెంట్ను అనుమతిస్తుంది స్విచ్ ని మూసివేస్తే కరెంట్ ప్రవహిస్తుంది మరియు తెరిస్తే కరెంట్ ప్రవహించదు కాబట్టి వాస్తవానికి నేను చెప్పిన బల్బు టంగ్స్టన్ వైర్ ని కలిగి ఉంది అది అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలదు కాబట్టి టంగ్స్టన్ కాపర్ వంటి ఎలక్ట్రికల్ కండక్టర్ లాగా ఉండదు మరియు ఎలక్ట్రాన్లు వాస్తవానికి టంగ్స్టన్ యొక్క అణువులతో ఢీ కొంటాయి మరియు ఇది టంగ్స్టన్ వైర్లు ఎందుకంటే కాపర్ కండక్టర్ లో ఏ ఛార్జ్ లేదా ఎలక్ట్రాన్ లు ప్రవహిస్తున్నాయో అది టంగ్స్టన్ వైర్ యొక్క అణువులతో ఢీ కొంటాయి ఫలితంగా టంగ్స్టన్ వేడెక్కుతుంది మరియు టంగ్స్టన్ వైర్ కు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఉందని చెప్పగలం కాబట్టి బ్యాటరీలోని కెమికల్ యాక్షన్ ద్వారా ఈ ఎనర్జీ ఎలక్ట్రాన్ల కు మరియు తరువాత టంగ్స్టన్ కు బదిలీ అవుతుంది ఇది వేడి రూపంలో ఉంటుంది కాబట్టి టంగ్స్టన్ తగినంతగా వేడెక్కుతుంది తద్వారా కాంతి వెదజల్లుతుంది కాబట్టి నేను ఒక ప్రశ్నను ఉంచుతాను అది ఈ విషయంపై చాలా ప్రశ్నలు ఉన్నాయి నన్ను ఈ సర్క్యూట్కు వెళ్ళనివ్వండి వాస్తవానికి ఎలక్ట్రాన్లు ఈ కాపర్ కండక్టర్ ద్వారా ప్రవహిస్తున్నాయి అది టంగ్స్టన్ యొక్క అణువులను ఢీ కొనడం వలన ఇది వేడిగా ఉంటుంది కాబట్టి టంగ్స్టన్కు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఉందని నేను చెప్పగలను మరియు నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను ఆ బల్బ్ 40 వాట్ 60 వాట్ మరియు 100 వాట్ మరియు మొదలైనవి చూశాము వారు అన్ని ఫిలమెంట్స్ టంగ్స్టన్ ఫిలమెంట్స్ అలా చెప్తారు ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ యొక్క వ్యాసం ఎంత ఎందుకంటే ఒకవేళ అది కనుగొంటే అది కాయిల్ వలే ఉంటుంది మరియు ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ యొక్క వ్యాసం ఏమిటి ఇది ఒక ప్రశ్న కాబట్టి 40 వాట్ల తరువాత 40 వాట్ 60 వాట్ లేదా 100 వాట్ చూస్తారు అందువల్ల బ్యాటరీలో కెమికల్ యాక్షన్ ఉన్నందున ఎనర్జీ అనేది బ్యాటరీలోని కెమికల్ యాక్షన్ ద్వారా బదిలీ అవుతుంది కాబట్టి ఆ ఎనర్జీ ఎలక్ట్రాన్ల ద్వారా మరియు తరువాత టంగ్స్టన్ వద్ద వేడిగా మారుతుంది కాబట్టి టంగ్స్టన్ తగినంత వేడిగా మారుతుంది తద్వారా కాంతి విడుదల అవుతుంది కాబట్టి ఇది ఒక ప్రాథమిక సిద్ధాంతం అంటే సాధారణ సర్క్యూట్ అంటే సాధారణ డిసి వోల్ట్ సాధారణ స్విచ్ వైర్లు మరియు టంగ్స్టన్ బల్బు ఇది 40 60 80 మరియు 100 వాట్ల బల్బులు కాబట్టి ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ ఇంజనీర్లలో వ్యవస్థల యొక్క యూనిట్ లని చూద్దాము మనం వోల్టేజ్ కరెంట్ ఆంపియర్ పవర్ వాట్ ఇటువంటి కొలవగల పరిమాణాలతో వ్యవహరిస్తాము కాబట్టి కొలత అనేది ప్రామాణిక భాషలో కమ్యూనికేట్ చేయబడాలి దేశంతో సంబంధం లేకుండా అన్ని ఇంజనీరింగ్ నిపుణులు నిర్వహించిన కొలతని అర్థం చేసుకోగలరు అటువంటి అంతర్జాతీయ కొలత భాషని అంతర్జాతీయ వ్యవస్థ యూనిట్లు అంటాము అంటే మనం చిన్నగా SI యూనిట్ అని పిలుస్తాము ఇది SI యూనిట్లు అని పిలిచే అంతర్జాతీయ వ్యవస్థ యూనిట్లు దీనిని 1960 లో బరువులు మరియు కోలతల పై జరిగిన సాధారణ సమావేశంలో ఆమోదించారు కాబట్టి SI యూనిట్ల ని మేము అనుసరిస్తాము అంతర్జాతీయ వ్యవస్థను యూనిట్లు అని పిలుస్తాము మరో విధంగా SI అని పిలుస్తాము ప్రాథమికంగా ఈ అంతర్జాతీయ వ్యవస్థలో 6 ప్రిన్సిపల్ యూనిట్లు ఉన్నాయి 6 మాత్రమే 6 ప్రిన్సిపల్ యూనిట్ లు ఉన్నాయి దీని నుండి మనకు అన్ని ఇతర భౌతిక పరిమాణాల యూనిట్లని పొందవచ్చు కాబట్టి నేను ఈ 6 యూనిట్లని పేర్కొంటున్నాను 1 1 పట్టికలో ఈ 6 ప్రధాన యూనిట్లు చూపబడినవి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతున్న SI యూనిట్లు సింబల్స్ ఉన్నాయి కాబట్టి SI యూనిట్ యొక్క ఒక ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇది 10 పవర్ ని బట్టి ప్రిఫిక్ లని ఉపయోగిస్తుంది చిన్న మరియు పెద్ద యూనిట్లను ప్రాథమిక యూనిట్లతో సంబంధం కలిగి ఉండటానికి ప్రిఫిక్స్ ని ఉపయోగిస్తుంది కాబట్టి 1 2 పట్టిక లో SI ప్రిఫిక్స్ లు చూపబడినవి మరియు ఆ 6 ప్రాథమిక SI యూనిట్లకు సింబల్స్ మొదట చర్చిస్తాము కాబట్టి ఇది 6 బేసిక్ ఒకటి లుమినోస్ ఇంటెన్సిటీ కాండేలా దీనిని సిడి అని పిలుస్తారు మరొకటి థర్మోడైనమిక్ టెంపరేచర్ కెల్విన్ దాని గుర్తు K మరియు పొడవు మీటర్ గుర్తు m మరొకటి మాస్ కిలోగ్రాము అది కేజీ మరొకటి టైమ్ ఇది సెకండ్ లో ఉంటుంది ఎలక్ట్రిక్ కరెంట్ ఆంపియర్ A లో ఉంటుంది ఇది 6 ప్రామాణిక అంతర్జాతీయ లేదా SI యూనిట్లు దీని నుంచి మిగతావి పొందవచ్చు కాబట్టి ఇది మొదటి 6 బేసిక్ SI యూనిట్లు కాబట్టివీటిని మనస్సులో ఉంచుకోవాలి మరియు తరువాత 1 2 పట్టికలో వాస్తవానికి SI ప్రిఫిక్స్ లు చూపించబడినవి కాబట్టి చాలా 1 లేదా 2 ఉన్నాయిఇది 1018 అయితే నేను దీనిని ఎక్సా అని పిలుస్తాను దీని సింబల్ కాపిటల్ E ఇది 1015 పెటా అది క్యాపిటల్ P మేము 1012 ని టెరా అని పిలుస్తాము అది T తరువాత 109 కాబట్టి ఇది గిగా అది G అప్పుడు 106 అది మెగా అది M మరియు మొదలైనవి 103 వాస్తవానికి ఇది వాటిలా పిలవడం లేదు కానీ 103 అంటే కిలో కాబట్టి తదనుగుణంగా సంఖ్యను లెక్కించడం వలన అది k కాబట్టి ఈ విధంగా డెకా డెశీ సెంటి మిల్లీ మైక్రో అన్నీ ఉన్నాయి చివరిది 10 18 దీనిని అట్టో అని పిలుస్తాము ఇది చాలా తక్కువ విలువ కలది దీనిని a తో సూచిస్తాము 10 15 దీనిని ఫెమ్టో f అని పిలుస్తారు మరియు 10 12 ఇది పికో p మరియు మొదలైనవి కాబట్టి 1018 నుండి 10 18 వరకు ఇవి వాస్తవానికి SI ప్రిఫిక్స్ లు ఇది గుణించాలి ఇది ప్రిఫిక్స్ మరియు ఇవి సింబల్స్ ఇవి మొదటి ప్రాథమిక 6 SI యూనిట్లు మరియు ఇవి SI ప్రిఫిక్స్ లు కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి తదుపరిది ఛార్జ్ మరియు కరెంట్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క భావన అన్ని ఎలక్ట్రికల్ దృగ్విషయాలను వివరించే అంతర్లీన సూత్రం ఎలక్ట్రిక్ సర్క్యూట్లో అత్యంత ప్రాధమిక పరిమాణం ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇక్కడ మేము ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలను సమీక్షిస్తాము తర్వాత కరెంట్ కి వస్తాము వాస్తవానికి కరెంట్ ఛార్జ్ ఫ్లో యొక్క మార్పు రేటు కాబట్టి మొదటిది ఛార్జ్ బైపోలార్ అని అర్ధం అనగా ఎలక్ట్రికల్ ఎఫెక్ట్స్ ను నెగిటివ్ చార్జీల కంటే పాజిటివ్ చార్జీల పరంగా వివరించబడుతుంది కాబట్టి ఛార్జ్ బైపోలార్ కాబట్టి ఎలక్ట్రికల్ ఎఫెక్ట్స్ పాజిటివ్ మరియు నెగిటివ్ ఛార్జీల పరంగా వివరించబడతాయి రెండవ విషయం ఏమిటంటే ప్రయోగాత్మక పరిశీలన ప్రకారం ప్రకృతిలో సంభవించే ఏకైక ఛార్జీలు ఎలక్ట్రానిక్ ఛార్జ్ యొక్క ఇంటిగ్రల్ గుణకాలు ఇది 12 వ తరగతి భౌతికశాస్త్రం నుండి కూడా తెలుస్తుంది e 1 602 10 19 కూలుంబ్ కాబట్టి ప్రకృతిలో సంభవించే ఛార్జీలు లేదా ఎలక్ట్రానిక్ ఛార్జ్ ఈ విలువ యొక్క ఇంటిగ్రల్ గుణకాలు మూడవ పాయింట్ ఏమిటంటే విద్యుత్ ప్రభావాలు చార్జ్ మరియు మోషన్లో ఛార్జ్ లను వేరుచేయడానికి సంబందించినది కారణమని మరియు నాల్గవ పాయింట్ లా ఆఫ్ కంజర్వేషన్ కి సంబందించినది అనగా ఛార్జ్ అనేది సృష్టించబడదు లేదా నాశనం చేయబడదుఅది కేవలం బదిలీ చేయవచ్చు కాబట్టి అది సృష్టించబడదు లేదా నాశనం చేయలేము అందువల్లఒక వ్యవస్థ లో ఎలెక్ట్రిక్ ఛార్జ్ యొక్క బీజగణిత కూడిక విలువ మారదు కాబట్టి నాల్గవది చాలా ముఖ్యం కాబట్టి దీనిని మనస్సులో ఉంచుకోవాలి కాబట్టి మా ఉన్ని స్వేటర్ ను తీసివేసేటప్పుడుఅది మన మన శరీరానికి అతుక్కొని ఉంటుంది కార్పెట్ మీద నడిచేటప్పుడు మీరు షాక్ ని అనుభవిస్తారు నా ఉద్దేశం ఏమిటంటే ఉన్ని స్వేటర్ ను తీసివేసేటప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క ప్రభావం కారణంగా కార్పెట్ మీద నడిచేటప్పుడు మీరు షాక్ ని అనుభవిస్తారు ఇంకొక విషయం ఏమిటంటే చాలా చిన్న కాగితపు ముక్కలను తీసుకొని మరియు ఒక ప్లాస్టిక్ ని జుట్టు కి రుద్ది ఆ కాగితపు ముక్కలకు దగ్గరగా ఉంచండి తర్వాత అన్ని కాగితపు ముక్కలు ఆ ప్లాస్టిక్ వైపు ఆకర్షించబడతాయి దీనిని మీరు సొంతంగా చేసి గమనించగలరు కాబట్టి ఛార్జ్ అనేది ఒక పదార్ధం లో ఉన్న అటామిక్ పార్టికల్స్ యొక్క ఎలక్ట్రికల్ ప్రాపర్టీ దీనిని కూలుంబ్ల లో కొలుస్తారు కాబట్టి కూలుంబ్ అనేది ఛార్జ్ యొక్క యూనిట్ మరియు ఛార్జ్ అనేది ఒక పదార్ధం లో ఉన్న అటామిక్ పార్టికల్స్ యొక్క ఎలక్ట్రికల్ ప్రాపర్టీ ఇది కూలంబ్ లలో కొలవండి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జ్ ప్రవాహాన్ని పరిగణిద్దాం వాస్తవానికి ఇది పేజీ సంఖ్య దీనిని చూడవద్దు ఇప్పుడు ఎలక్ట్రిక్ ప్రవాహాన్ని పరిగణించండి ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బదిలీ చేయబడుతుంది అనగా ఇది కదిలే స్వభావం కలది అంటే ఛార్జ్ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బదిలీ చేయబడుతుంది కాబట్టి ఇది మరొక ఎనర్జీ గా రూపాంతరం చెందుతుంది మరియు ఛార్జ్ యొక్క కదలిక ఏర్పడుతుంది ఇది ఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ వలే ఉంటుంది దీనిని కరెంట్ అని పిలుస్తాము ఇప్పుడు దీనిని చూద్దాము ఎప్పుడు ఒక కండక్టింగ్ వైర్ అనేక అణువులను కలిగి ఉంటుంది మరియు బ్యాటరీ విద్యుదయస్కాంత శక్తి యొక్క సోర్స్ అని మనకు తెలుసు కాబట్టి కండక్టర్ కండక్టింగ్ వైర్ అనేక అణువులను కలిగి ఉంటుంది మరియు బ్యాటరీ ఎలక్ట్రోమెట్రిక్ శక్తి యొక్క సోర్స్ ఒక కండక్టింగ్ వైర్ బ్యాటరీతో అనుసంధానించబడినప్పుడు మొదటి ట ఉదాహరణ లో మనం గమనించదగినది ఏమిటంటే వోల్టేజ్ సోర్స్ స్విచ్ వైర్లు మరియు టంగ్స్టన్ బల్బ్ ఛార్జీలు బలవంతంగా కదిలించబడ్డాయి ఒక బ్యాటరీ ఒక కండక్టింగ్ వైర్ ఉంది కాబట్టి కండక్టింగ్ వైర్ ని బ్యాటరీ కి అనుసంధానించబడిన వెంటనే ఏమి జరుగుతుంది ఛార్జీలు బలవంతంగా కదిలించబడ్డాయిపాజిటివ్ ఛార్జ్ లు ఒక దిశలో కదులుతాయి మరియు నెగిటివ్ ఛార్జీలు దానికి వ్యతిరేక దిశలో కదులుతాయి ఇది చాలా సరళమైన తర్కం ఈ ఛార్జ్ ల కదలిక ఎలక్ట్రిక్ కరెంట్ ని సృష్టిస్తుంది ఇప్పుడు చార్జ్ యొక్క దిశను మనం కరెంట్ యొక్క దిశగా పరిగణిస్తాము నెగిటివ్ చార్జ్ ల ప్రవాహానికి వ్యతిరేకంగా ఉన్న పాజిటివ్ చార్జీల కదలిక ఉన్న దిశని కరెంట్ యొక్క దిశగా పరిగణిస్తాము ఇది తదుపరి చిత్రం 1 2 లో చూపించబడినది కాబట్టి దీనిని పరిశీలిస్తే ఇది బ్యాటరీ అని అనుకుందాం ఆ ఛార్జ్ ప్రవాహాన్ని చూపించడానికి ఇది మరొక మార్గం వాస్తవానికి ఇక్కడ నెగటివ్ ఛార్జ్ ప్రవహిస్తుంది ఇది నెగటివ్ టెర్మినల్ ఇది పాజిటివ్ టెర్మినల్ కాబట్టి ఛార్జ్ పాజిటివ్ దిశలో ప్రవహిస్తుంది ఇది సైన్ కన్వెన్షన్ కాబట్టి ఇది కరెంట్ దిశ లేదా మరో విధంగా చెప్పాలంటే ఇది నెగిటివ్ చార్జ్ యొక్క ప్రవాహ దిశకి వ్యతిరేకంగా ఉంటుంది నెగిటివ్ చార్జ్ ల యొక్క ప్రవాహం ఈ దిశల్లో ఉంటుంది ఇది మనం పరిగణించే సైన్ కన్వెన్షన్ ఈ కన్వెన్షన్ పరంగా కరెంట్ ప్రవాహం లేదా పాజిటివ్ ఛార్జ్ ల కదలిక నెగిటివ్ ఛార్జ్ ల కదలికకు వ్యతిరేకంగా ఉంటుంది ఇది చిత్రం 1 2 లో చూపించబడినది కాబట్టి పాజిటివ్ ఫ్లో ఛార్జ్ యొక్క దిశ కరెంట్ దిశ అవుతుంది లేదా నెగిటివ్ ఛార్జ్ దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది కదలికలో వున్న ఛార్జ్ ల కారణంగా సంభవించే ఎలక్ట్రికల్ ప్రభావాలు ఛార్జ్ ప్రవహ రేటుపై ఆధారపడి ఉంటాయి ఛార్జ్ ప్రవహ రేటుని ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము q అనేది ఛార్జ్ అయితే t అనేది టైమ్ మరియు i అనేది కరెంట్ అని పరిగణిద్దాము కాబట్టి గణితశాస్త్ర పరంగా కరెంట్ ఛార్జ్ మరియు టైమ్ మధ్య సంబంధం i dqdt ఇది ఒక సమీకరణం 1 1 అంటే i అనేది ఆంపియర్లో కరెంట్ q అనేది కూలుంబ్లలోని ఛార్జ్ మరియు t అనేది సెకను ల లో టైమ్ కాబట్టి ప్రాథమికంగా కరెంట్ dqdt 1 ఆంపియర్ 1 కూలుంబ్ సెకను అని గమనించండి అంటే ఈ వైపు 1 ఆంపియర్ ఉంటే అది 1 గా ఉండాలి కాబట్టి ఇది కూలంబ్ ఇది సెకండ్ ఇది 1 కూలుంబ్ సెకను అవుతుంది ఉదాహరణకు dq విలువ 5 dt విలువ కూడా 5 అని అనుకుందాం కాబట్టి ఇది సెకనుకు 1 కూలంబ్కు అవుతుంది కాబట్టిటైమ్ t0 మరియు t మధ్య చార్జ్ బదిలీ మనకు లభించే సమీకరణం 1 యొక్క రెండు వైపులా సమాకలనం చేయడం ద్వారా పొందవచ్చు అంటే ప్రారంభ సమయంలో t t0 మరియు అంతిమ టైమ్ t అని అనుకుందాం అప్పుడు ఈ సమీకరణాన్ని q t0 నుండి t వరకు idt ని సమాకలనం చేయండి అంటే ఇది dq i dt కాబట్టి q t0 నుండి t వరకు idt యొక్క సమాకలనం కాబట్టి ఆ సమీకరణాన్ని మనం q t0 నుండి t వరకు i dt ని వ్రాస్తున్నాము అంటే టైమ్ t0 మరియు t మధ్య ఉంటే ఛార్జ్ బదిలీ అవుతుంది కాబట్టి ఇది q t0 నుండి t idt అనే సమీకరణం ఇది సమీకరణం 1 2 కాబట్టి అంటే సమీకరణం 1 1 లో కరెంట్ విలువ స్థిరమైన విలువైన విలువ అని సూచిస్తుంది అంటే ఇక్కడ ఈ సమీకరణం 1 కరెంట్ స్థిరమైన విలువగల ఫంక్షన్ గా ఉండడం అవసరమని సూచిస్తుంది కాబట్టి స్థిరమైన విలువైన ఫంక్షన్ ని మనం తరువాత చూస్తాము అది అనేక రకాలైన కరెంట్ కావచ్చు ఇది ఛార్జ్ అయిన అనేక రకాలుగా మారుతూ ఉంటుంది మేము dc మరియు ac రెండింటినీ చూస్తాము ఆ సమయంలో కరెంట్ టైమ్ వెరీయింగ్ అని మీరు చూడవచ్చు మరియు dc కొరకు కరెంట్ స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇది టైమ్ తో మారదు కాబట్టి కరెంట్ కాలంతో స్థిరంగా ఉన్నప్పుడు మనకు డైరెక్ట్ కరెంట్ ఉందని డిసి కరెంట్ అని చెప్తాము నేను రేఖాచిత్రాన్ని చూపిస్తాను అందువల్ల డైరెక్ట్ కరెంట్ అనేది కాలంతో స్థిరంగా ఉంటుంది కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే టైమ్ ఎంత ఉన్నా కానీ కరెంట్ స్థిరంగా ఉంటుంది మరోవిధంగా చెప్పాలంటే కాలంతో కరెంట్ మారుతూ ఉంటుంది మరియు క్రమానుగతంగా దిశ మారుతుంది కనుక ఆల్టర్నేటింగ్ కరెంట్ అని పిలుస్తారు ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ మనం ఇప్పుడు AC సర్క్యూట్ విషయంలో చూస్తాము కానీ రేఖాచిత్రం మరియు ఇతర విషయాలను అర్థం చేసుకోవడం కోసం నేను చూపిస్తాను కాబట్టి ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది కాలానుగుణంగా కాలంతో మారుతుంది అంటే అది అవుతుంది కాబట్టి మన ఇంట్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ ని వాడుతాము ఎందుకంటే మన ఇంటి అంతా ఎసి సోర్స్ ఎసి పవర్ ఉంటుంది ఎసి ని తర్వాత చూద్దాము కాబట్టి రిఫ్రిజిరేటర్ టోస్టర్ ఎయిర్ కండీషనర్ మరియు ఇతర ఎలక్ట్రికల్ ఉపకరణాలను నడపడానికి ఎసి సర్క్యూట్ ఎసి కరెంట్ అవసరం అన్నింటికి ఎసి పవర్ ఎసి వోల్టేజ్ ఎసి కరెంట్ అవసరం కాబట్టి dc విషయంలో కరెంట్ స్థిరంగా ఉంటుంది కాబట్టి చిత్రం 1 3 వాస్తవానికి dc కరెంట్ యొక్క విలువలను మరియు తరువాత సైనుసోయిడల్ AC కరెంట్ ని చూపిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది వేవ్ ని అర్థం చేసుకోవడం ఇది సైనూసోయిడల్ మరియు ఇందులో కొంత భాగం గీయలేదు లేదా ఇది సైనూసోయిడల్ ఇది చిత్రం 1 3 కాబట్టి ఇది ఒక డిసి కరెంట్ ఇది కరెంట్ ఇది టైమ్ సెకండ్ ఇది కరెంట్ డిసి అనుకుందాం కరెంట్ 3 ఆంపియర్ అది స్థిరంగా ఉంటుంది ఇది వాస్తవానికి ఇది పీరియాడిక్ ఇది క్రమానుగతంగా నుండి కు మారుతుంది కాబట్టి ఇది ఎసి కరెంట్ ఇది కొసైన్ ఫంక్షన్ మరియు ఇది ఎసి కరెంట్ అని ఇవ్వబడింది i cos2t ఇది ఫంక్షన్ i cos2t కాబట్టి ఇది ఎసి కరెంట్ ఎసి కరెంట్ తరువాత చూద్దాం కాబట్టి మరియు ఇది dc కరెంట్ కు ఉదాహరణ ఇప్పుడు చిత్రం 1 4లో ఇది ట్రయాంగులర్ మరియు స్క్వేర్ వేవ్ వంటి ఇతర రకాల టైమ్ వెరీయింగ్ కరెంట్ లు చూపించబడినవి ఇది కూడా టైమ్ వెరీయింగ్ కరెంట్ ఇది ట్రయాంగులర్ ఫంక్షన్ ఇది కరెంట్ మరియు ఇది కూడా దీర్ఘచతురస్రాకారమైనది ఇది కూడా క్రమానుగతంగా మారుతోంది కాబట్టి ఇది కూడా ఇది ట్రయాంగులర్ వేవ్ దీని నుండి స్క్వేర్ వేవ్ ఇది కూడా ఆల్టర్నేటింగ్ గా ఉంటుంది ఆల్టర్నేటింగ్ కరెంట్ కాబట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినట్లుగా కరెంట్ ప్రవాహ దిశను సాంప్రదాయకంగా పాజిటివ్ ఛార్జ్ యొక్క కదలిక దిశగా తీసుకుంటాను బ్యాటరీ సింబల్ ని తీసుకున్నప్పుడు కరెంట్ పాజిటివ్ ఛార్జ్ ప్రవహిస్తోంది కాబట్టి పాజిటివ్ చార్జ్ కదలిక యొక్క దిశను పరిగణించాము కాబట్టి ఈ కన్వెన్షన్ ఆధారంగా 4 ఆంపియర్ల కరెంట్ పాజిటివ్ గా లేదా నెగిటివ్ గా సూచించవచ్చు ఇది చిత్రం 5 లో చూపబడింది ఇక్కడ ఒక బల్బు సీరీస్ లో బ్యాటరీతో ఎలా అనుదాన్డాణించబడి ఉందో చూడండి దీని నుండి ప్రారంభించి మనం ప్రతీది అర్థం చేసుకోవడం మొదలుపెడితే తరువాతి దశలో అన్ని విషయాలు మనము చాలా సరళంగా తెలుసుకుంటాము కాబట్టి ఏమి చేస్తామంటే ప్రాథమిక భావనను ప్రాథమిక అవగాహనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము అప్పుడు సర్క్యూట్ సిద్ధాంతాన్నిఅర్థంచేసుకోగలరు ఈ సర్క్యూట్ నమూనా మరొక విషయం చాలా సులభం ఉదాహరణకు ఇది బ్యాటరీ ఇది బ్యాటరీ చిహ్నం దీనిని తర్వాత చూద్దాము ఇక్కడ బ్యాటరీ ఉంది ఇది గుర్తు గుర్తు మరియు ఇది 2 టెర్మినల్స్ గుర్తించబడినవి ఇవి 1 మరియు 2 ఇది టంగ్స్టన్ బల్బు అని చెప్పబడింది ఇది ఒక బల్బు మరియు 4 ఆంపియర్ కరెంట్ తీసుకున్నప్పుడు 4 ఆంపియర్ కరెంట్ ప్రవహిస్తుందని చెప్పారు కాబట్టి ఇది 1 నుండి 2 వరకు 4 ఆంపియర్ ఉంటుంది అప్పుడు I21 ఏమి ఉంటుంది అది వ్యతిరేకం కాబట్టి 4 అవుతుందని తెలుసు ఎందుకంటే ఈ కరెంట్ వాస్తవానికి ఇలా కదులుతుంది ఈ కరెంట్ తీసుకున్నప్పుడు I12 ఇలా వస్తుంది కానీ వ్యతిరేక దిశను తీసుకున్నప్పుడు I21 అది 4 ఆంపియర్ అవుతుంది కాబట్టి ఈ చిత్రంలో I12 4 ఆంపియర్ అంటే బల్బ్ ద్వారా కరెంట్ దిశ 1 నుండి 2 వరకు సూచించబడుతుంది అంటే ఇది 1 నుండి 2 వరకు సూచించబడుతుంది 1 నుండి 2 వరకు అని పరిగణిస్తే కరెంట్ 4 ఆంపియర్ 1 నుండి 2 పాజిటివ్ వరకు ప్రవహిస్తుంది కానీ వేరే మార్గం తీసుకుంటే లేదా 2 నుండి 1 తీసుకుంటే అది నెగటివ్ సైన్ అవుతుందని అనుకుందాం అది 4 ఆంపియర్ 2 నుండి 1 తీసుకుంటే వ్యతిరేక దిశలో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం I12 తీసుకున్నాము ఇక్కడ I21 తీసుకున్నాము అందువల్ల I21 అనేది కరెంట్ 2 నుండి 1 వరకు సూచించబడిన సూచన I12 మరియు I21 పరిమాణంలో ఒకే విధంగా ఉంటాయి మరియు గుర్తు సైన్ పరంగా వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి అవి ఒకే ప్రవాహాన్ని సూచిస్తాయి కానీ వ్యతిరేక దిశలో ఉంటాయి ఈ విధంగా మనకు I12 I21 4 ఆంపియర్ మాగ్నిట్యూడ్ ఒకేలా ఉంటుంది కానీ I12 4 ఆంపియర్ కాబట్టి I21 4 ఆంపియర్ ఇది సమీకరణం 1 3 కాబట్టి ఈ భాగం చాలా సులభంగా అర్దమవుతుంది అంటే రిఫరెన్స్ దిశ 1 నుండి 2 అంటే 1 నుండి 2 కాబట్టి ఇది 4 ఆంపియర్ అవుతుంది దీనిని తీసుకుంటే 2 నుండి 1 వరకు అని వ్రాయబడినది సైన్ మారుతుంది అప్పుడు I21 4 ఆంపియర్ అవుతుంది కాబట్టి I12 I21 4 ఆంపియర్ కరెంట్ పరిమాణం ఒకేలా ఉంటుంది కానీ సైన్ భాగంలో మాత్రమే మార్పు ఉంటుంది కాబట్టి వాస్తవానికి కరెంట్ గురించి కొంచెం అర్థం చేసుకున్నాము తదుపరిది వోల్టేజ్ కరెంట్ భాగం ముగిసినది ఇప్పుడు వోల్టేజ్ ని చూద్దాము మునుపటి విభాగంలో వివరించినట్లుగా లక్ట్రాన్ను ఒక కండక్టర్లో ఒక నిర్దిష్ట దిశలో తరలించడానికి కొంత పని లేదా శక్తి అవసరము కాబట్టి ఈ పని చెయడానికి వాస్తవానికి బాహ్య ఎలక్ట్రిక్ ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ emf అవసరం ఇది సాధారణంగా చిత్రం 1 2 లో చూపిన విధంగా బ్యాటరీ ద్వారా సూచించబడుతుంది ఇది చిత్రం 1 ఇది వాస్తవానికి బాహ్య ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ emf సాధారణంగా బ్యాటరీ ద్వారా సూచించబడుతుంది చిత్రం 1 2 లో చూపించబడినది ఈ emf ఇప్పుడు ఈ చిత్రం 1 2 ఒక వోల్టేజ్ సోర్స్ ని సూచిస్తుంది ఆపై టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బు ఈ emf ను పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా పిలుస్తారు లేదా కొన్నిసార్లు వోల్టేజ్ అని పిలుస్తాము వాస్తవానికి పాజిటివ్ మరియు నెగిటివ్ ఛార్జీలు వేరు చేయబడినప్పుడు ఎనర్జీ విస్తరిస్తుంది కాబట్టి ఈ emf ను పొటెన్షియల్ డిఫరెన్స్ మరియు వోల్టేజ్ అని కూడా అంటారు కాబట్టి వాస్తవానికి పాజిటివ్ మరియు నెగిటివ్ చార్జీలు వేరు చేయబడినప్పుడు ఎనర్జీ విస్తరిస్తుంది కాబట్టి వోల్టేజ్ అనేది వేరుచేయడం ద్వారా సృష్టించబడిన ఎనర్జీ యూనిట్ ఛార్జ్ ఈ విధంగా V12 అనేది ఎలక్ట్రిక్ సర్క్యూట్లో 2 పాయింట్లు 1 మరియు 2 ల మధ్య వోల్టేజ్ అని చెప్పవచ్చు ఇది ఎలక్ట్రిక్ అనుకుందాం ఇది వాస్తవానికి 2 పాయింట్లు ఇతర విషయానికి వద్దాము ఇది 2 పాయింట్ ఇది 1 మరియు 2 మరియు ఇది వోల్టేజ్ V12 అని చెప్పండి మరియు ఇది బల్బ్ అందువల్ల ఇక్కడకు వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్లోరెండు పాయింట్లు అనగా 1 మరియు 2 మధ్య వోల్టేజ్ V12 అవుతుంది ఇది ఒక యూనిట్ ఛార్జ్ ని 1 నుండి 2 వరకు తరలించడానికి కావలసిన ఎనర్జీ లేదా వర్క్ కి సమానం మేము ఈ నిష్పత్తిని అవకలన రూపం అంటే V12 dw dq గా వ్యక్తీకరిస్తాము ఇందులో w అనేది జూల్స్లో వ్యక్తపరిచిన ఎనర్జీ విలువ q అనేది కూలుంబ్స్లో వ్యక్తపరిచిన చార్జ్ మరియు V12 వోల్ట్ లలో వ్యక్తపరిచిన వోల్టేజ్ కాబట్టి వాస్తవానికి V12 అనేది వోల్టేజ్ w అనేది జూల్స్లో వ్యక్తపరిచిన ఎనర్జీ q అనేది కూలుంబ్స్లో వ్యక్తపరిచిన చార్జ్ ఇది వాస్తవానికి సమీకరణం 1 4 కాబట్టి సమీకరణం 1 4 నుండి 1 వోల్ట్ ఈ వైపు 1 వోల్ట్ అయితే అది 1 జూల్కూలుంబ్ అవుతుంది కాబట్టిఅందువలన ఇది 1 జూల్కూలుంబ్ లేదా 1 జూల్ 1 న్యూటన్ మీటర్కూలుంబ్ కాబట్టిఒక న్యూటన్ మీటర్కూలుంబ్ కానీ 1 జూల్కూలుంబ్ ఉపయోగించబడుతుంది కాబట్టి యూనిట్ ఛార్జ్ను ఒక ఎలిమెంట్ ద్వారా తరలించడానికి అవసరమైన ఎనర్జీ ని వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు యూనిట్ ఛార్జ్ను ఒక ఎలిమెంట్ ద్వారా తరలించడానికి అవసరమైన ఎనర్జీ ని వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు ఇది ఈ చిత్రం లో చూపించబడింది చిత్రం 1 6లో 1 మరియు 2 పాయింట్లల మధ్య అనుసంధానించబడిన సోర్స్ బల్బ్ చూపించబడినది మరియు సైన్లు కూడా ఇవ్వబడ్డాయి కాబట్టి ఇది పొలారిటీ ఇది 1 మరియు ఇది 2 1 పాజిటివ్ గా ఉంది 2 నెగిటివ్ గా ఉంటుంది కాబట్టి వోల్టేజ్ పొలారిటీ యొక్క సూచన దిశను సూచించడానికి సైన్లను ఉపయోగిస్తారు కాబట్టి వోల్టేజ్ V12 ను 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు మొదటి విషయం ఈ పాయింట్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పాయింట్ 1 పాయింట్ 2 కంటే V12 వోల్టుల అధికంగా ఉంటుంది ఈ రేఖాచిత్రాన్ని చూడండి ఈ పాయింట్ ఇతర పాయింట్ కంటే V12 అధికంగా ఉంటుంది కాబట్టి పాయింట్ 1 పాయింట్ 2 కన్నా V12 వోల్టుల ఎక్కువ పొటెన్షియల్ ని కలిగి ఉంటుంది లేదా పాయింట్ 2 కి సంబంధించి పాయింట్ 1 వద్ద ఉన్న పొటెన్షియల్ V12 లేదా పాయింట్ 2 కి సంబంధించి పాయింట్ 1 వద్ద ఉన్న పొటెన్షియల్ V12 రెండవది సులభం గా గుర్తుంచుకోవచ్చు కాబట్టి ఇది అనే భావన కాబట్టి ఈ సందర్భంలో పాయింట్ 1 పాయింట్ 2 కన్నాV12 వోల్ట్లు ఎక్కువగా ఉంటుంది లేదా పాయింట్ 2 కి సంబంధించి పాయింట్ 1 వద్ద ఉన్న పొటెన్షియల్ V12 కాబట్టి తార్కికంగా ఇది V12 V21 మనం ఉదాహరణ కు V12 ఒక నిమిషం ఆగండి